సైనోసోయిడల్ ఇన్పుట్ కు లీనియర్ సర్క్యూట్ యొక్క ఫోర్స్ రెస్పాన్స్ ను కనుగొనడానికి మరింత సులభమైన మార్గం ఉందని తెలిసింది దీనికి పరిష్కారం est అని మనకు తెలుసు మరియు ఇది లీనియర్ సర్క్యూట్లు అని మనకు తెలుసు ఇక్కడ మనం ఒక R C ఫిల్టర్ను చూస్తాము కానీ ఇది ఏ ఆర్డర్ అయినా లీనియర్ సిస్టమ్ కు వర్తిస్తుంది ఇక్కడ మనం ఈ ఉదాహరణతో కొనసాగుతాము కానీ ఇక్కడ సాధారణ వ్యవస్థ గురించి ఆలోచించాలి ఇక్కడ V p cos ω t ను లీనియర్ సిస్టమ్కు వర్తింపజేసి Vc1 ని పొందుతాము కాబట్టి ఇక్కడ స్టడీ స్టేట్ రెస్పాన్స్ భాగాలు మాత్రమే పరిశీలిస్తున్నాము కాబట్టి ఈ Vc1 స్టడీ స్టేట్ మరియు Vc2 స్టడీ స్టేట్ రెస్పాన్స్ అవుతాయి కాబట్టి Vc1 అనేది V p cos ω t ϕ కు స్టడీ స్టేట్ రెస్పాన్స్ V c అనేది V p × sin ω t ϕ స్టడీ స్టేట్ రెస్పాన్స్ మరియు ఇది సూపర్ పొజిషన్ ని అనుసరిస్తుంది కాబట్టి స్టడీ స్టేట్ రెస్పాన్స్ ను సూపర్ పొజిషన్ అనుసరిస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఏమి చేయాలి మనం ఈ కొంత నంబర్ను మరియు ఈ మరిన్ని నెంబర్ కూడిక చేసుకుంటే ఈ నెంబర్ కు రెస్పాన్స్ ఉంటుంది లేదా మనం ఈ R C ఫిల్టర్ను α x ఇన్పుట్గా మరియు β x ఇన్పుట్గా ఉహించినట్లయితే స్టడీ స్టేట్ రెస్పాన్స్ α × V c 1 β × V c 2 ఇది నేరుగా సూపర్ పొజిషన్ ని అనుసరించును కాబట్టి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు దీనిని 1 మరియు ఇది j అని చెప్పి V p cos ω t ϕ j × V p sin ω t ϕ ను తీసుకుంటాము ఇవన్నీ మీకు తెలుసు నా ఉద్దేశ్యం ఏమిటంటే మనం j × V p ను వోల్టేజ్గా ఎలా పొందాలని చింతించకండి కాబట్టి మనం వర్తించబోయే అసలు ఇన్పుట్ ఏమిటి ఇది Vp ejωtϕ యొక్క ఇన్పుట్ యొక్క రెస్పాన్స్ కి సమానం మరియు దీనికి పరిష్కారం ఇప్పటికే మనకు తెలుసు అది ఏమిటి ఈ ప్రత్యేక సర్క్యూట్ Vp ejωtϕ కు స్టడీ స్టేట్ పరిష్కారం ఏమిటి మనకు రెండు లీనియర్ సిస్టమ్స్ ఉన్నాయి మొదటి ఇన్పుట్ V p cos ω t ϕ రెండవ ఇన్పుట్ V p sin ω t ϕ ఉన్నాయి మరియు మొదటిదానికి రెస్పాన్స్గా V c1 రెండవ రెస్పాన్స్గా V c 2 కాబట్టి దానిని మూడవ వ్యవస్థకు వర్తిస్తే మనం ఆ చిత్రాలు పొందుతాము కాబట్టి V p cos ω t ϕ కు రెస్పాన్స్ V c 1 మరియు Vp sin ωt ϕ కు రెస్పాన్స్ V c 2 అని చెప్పి మరియు మనం V p α cos ω t ϕ β × sin ω t ϕ కలిగి ఉంటే స్టడీ స్టేట్ రెస్పాన్స్ α × V c 1 β t Vc2 అవుతాయి కాబట్టి ఇది ఏదైనా α మరియు β కు వస్తుంది కాబట్టి α 1 మరియు β j ను ఉపయోగిస్తాము కాబట్టి V p e j ω t ϕ కు రెస్పాన్స్ V c 1 j × V c 2 అవుతుంది కాబట్టి R సర్క్యూట్ యొక్క రెస్పాన్స్ V p e jω t ϕకు ఏమిటి చూడండి సమయం 0510 V p est కు రెస్పాన్స్ ఏమిటి స్టడీ స్టేట్ రెస్పాన్స్ ఏమిటి V p 1 SCR e s t కాబట్టి ఇది V p e j ϕ e j ω t దీనికి పరిష్కారం V p e j ϕ 1 j ω CR ej ωt మరియు మనం ϕ తిరిగి అక్కడి ఉంచుతాము దీనిని మనం V p e j ω t ϕ 1 j w C R గా వ్రాయవచ్చు మనకు తెలిసిన సమాధానం ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది ఇక్కడ సూపర్ పొజిషన్ చేస్తే ఇన్పుట్ V p e j ω tϕ గా మారుతుంది మరియు ఇది మనకు ఇప్పటికే తెలిసిన సమాధానం విద్యార్థి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనము విడిగా వ్రాస్తే ఇది Rc dvc1 dt V c 1 V p cos ω t ϕ మరియు R cdv c 2 dt V c 2 V p sin ω t ϕ ఇక్కడ ఉన్న ఈ కోయఫిషియన్ట్ అన్నీ రియల్ ఊహాత్మక గుణకం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే మనం దానిని చేయలేము అప్పుడు మనం వాటిని విడిచిపెట్టవచ్చు √ 1 ఉన్న చోట మనం సూపర్ పొజిషన్ చేస్తాము దీనిని మనం ఈ 1 తో గుణిస్తాము మరియు దీనిని మనము j తో గుణిస్తాము మరియు తరువాత వాటిని జోడిస్తాము కాబట్టి ఈ j కనిపించే ఏకైక ప్రదేశం ఇది దానిని గుణించినప్పుడు మాత్రమే ఎందుకంటే మనం V p ej ω t ϕ కు రెస్పాన్స్ ను లెక్కించినప్పుడు రియల్ పార్ట్ ఇక్కడ రెస్పాన్స్ అవుతుంది మరియు ఇమాజినరీ భాగం అక్కడ రెస్పాన్స్ అవుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే లీనీయర్ సిస్టమ్ లో దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ రియల్ కోయఫిషియన్ట్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు వాస్తవానికి ఏదైనా సర్క్యూట్ దానిని అనుసరిస్తుంది ఎందుకనగా అన్ని భాగాల విలువలు రియల్ కానీ మనకు డిఫరెన్షియల్ ఈక్వేషన్లను jw నిర్మించడం సాధ్యమేనా అంటే మనము దానికి పరిష్కారాన్ని కనుగొనవచ్చు కానీ మనం అప్పుడు రియల్ పార్ట్ అక్కడి నుండి వస్తుందని చెప్పలేము ఎందుకంటే సిస్టమ్ లో j w కాంప్లెక్స్ భాగాన్ని పొందుతాము కాబట్టి ఇది రియల్ పార్ట్ మరియు ఇది ఇమాజినరీ భాగం కాబట్టి cos మరియు sin సూపర్పోస్ చేసి కాంప్లెక్స్ ఎక్ఫోెనెంషియల్ పొందుతాము మరియు సాధారణంగా కాంప్లెక్స్ ఎక్ఫోెనెంషియల్ కు పరిష్కారాలు సరళమైనవి బీజగణితంగా సైనూసోయిడల్ కు పరిష్కారాలను పోల్చుతాము ఇక్కడ అదే పరిష్కారం ఉంది కానీ సూత్రాలు కొంచెం గజిబిజిగా కనిపిస్తాయి ఎందుకంటే మనకు ఈ α cos ωt β sin ωt ఉంది వాటికి స్థిరాంకాలను కనుగొనవలసి ఉంటుంది ఇప్పుడు ఇది సులభమైన మార్గం ఇలా చేస్తున్నప్పుడు కూడా అదే సమాధానం లభిస్తుంది కాబట్టి మీరు మూడు పద్ధతులను ప్రయత్నించాలని కోరుకుంటున్నాను మొదటగా ఇది చాలా సులభమైన సర్క్యూట్ కాబట్టి దీనికి పరిష్కారముగా α cos β sin ఉంచి స్థిరాంకాలను కనుగొని cos ను ejω e jω గా తగ్గించి పరిష్కారాన్ని కనుగొనాలి చివరకు మనం దీన్ని చేస్తే చివరకు పరిష్కారం లభిస్తుంది అప్పుడు పరిష్కారం ఏమిటి ఈ Vc1 అంటే ఏమిటి ఫోర్స్ రెస్పాన్స్ ఏమిటి దీని యొక్క రియల్ పార్ట్ ఏమిటి ఇది సోర్స్ R మరియు C అయితే పరిష్కారం V p 1 j ω c R e j ω t ϕఅవుతుంది ఇది ఫోర్స్ రెస్పాన్స్ మనం మళ్ళీ ఇక్కడ ఫోర్స్ రెస్పాన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాము మరియు ఇక్కడ ఉత్తేజితంగా Vp cos w t ϕ ఉంటే రెస్పాన్స్ గా దాని యొక్క రియల్ పార్ట్ ఉంటుంది కాబట్టి దీని యొక్క రియల్ పార్ట్ ఏమిటి దీని యొక్క రియల్ పార్ట్ మరియు దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఏమిటి మొదట మనం ఇప్పటికే చాలా సౌకర్యంగా ఉన్నామని అనుకుంటాను కాంప్లెక్స్ నంబర్లతో కూడిన గణనలతో కాంప్లెక్స్ నంబర్ల యొక్క రెండు ఫామ్ ఉన్నాయి ఇది దీర్ఘచతురస్రాకార రూపం గా కాదు ఇక్కడ కాంప్లెక్స్ నంబర్ యొక్క x మరియు y కోఆర్డినేట్లను సమీక్షించండం లేదా ధ్రువ రూపాన్ని ఇక్కడ యాప్లిట్యూడ్ మరియు ఆర్గ్మెంట్ లేదా కోణా ని సమీక్షించండి ఇప్పుడురెండు ప్రాతినిధ్యాలు స్పష్టంగా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నాము ఇది కాంప్లెక్స్ నంబర్లను జోడించడానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది ఇది కాంప్లెక్స్ నంబర్లను గుణించటానికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి మనం దానిని ఇక్కడ ఉపయోగిస్తే మనకు 11 j ω c R ఉంటుంది దీని యొక్క యాప్లిట్యూడ్ ఏమిటి యాప్లిట్యూడ్ మరియు అది యాప్లిట్యూడ్ మరియు ఆర్గ్మెంట్ tan 1 ω c R దీన్ని చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి కాబట్టి మనకు ఒక రియల్ డినామినేటర్ మరియు తరువాత కాంప్లెక్స్ న్యూమరేటర్ ని పొందుతాము కాబట్టి చివరగా దీనికి రెస్పాన్స్ V p√1 ω ² C ² R ² మరియు ω t ϕ tan 1 ω c R అవుతుంది కాబట్టి మనం ఒక లీనియర్ సిస్టమ్కు సైనోసోయిడల్ను వర్తింపజేస్తే మనకు సరిగ్గా అదే విధంగా సైనోసోయిడల్ సమయ స్థిరాంకం ఉంటాయి యాప్లిట్యూడ్ మరియు ఫేస్ మారుతుంది ఎంత యాప్లిట్యూడ్ మారుతుంది మరియు ఫేస్ ఎంత మారుతుంది అనేది సర్క్యూట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది మొత్తం ఫేస్ అని చెప్పి మరియు ఇది ఫ్యాక్టర్ యాప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది కాబట్టి అది స్పష్టంగా సర్క్యూట్ మరియు ఫ్రీక్వెన్సీ పై ఆధారపడి ఉంటాయి కాబట్టి మనకు కెపాసిటర్ ను లేదా ఇండక్టర్లను కలిగి ఉంటే మనం ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ సర్క్యూట్లు కలిగి ఉండవచ్చు అవి ఒక్కొక్క సర్క్యూట్ కు విభిన్న ఫ్రీక్వెన్సీ తో ప్రవర్తిస్తాయి స్పష్టంగా ఈ ఎక్స్ప్రెషన్ నుంచి w చాలా పెద్దది అనిఅవుట్పుట్ యొక్క యాప్లిట్యూడ్ చాలా చిన్నదిగా ఉంటుంది మరియు w చాలా చిన్నగా ఉంటే యాప్లిట్యూడ్ ఇన్పుట్కు సమానం ఉంటుంది మరియు దానిని 1 R C తో పోల్చవచ్చు కాబట్టి wc 1 ఉంటే అవుట్పుట్ యాప్లిట్యూడ్ Vp1 అయితే Vpw విలోమానుపాతం లో ఉంటాయి కాబట్టి దీని రెస్పాన్స్ యొక్క రియల్ పార్ట్ కొసైన్ యాప్లిట్యూడ్ వలె ఉంటే దానిని V p√1 ω ² C ² R ² మరియు దానికి ఆర్గ్మెంట్ ω t ϕ tan 1 ω c R అవుతుంది మనం గమనించే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే సైనోసోయిడల్ను లీనియర్ సిస్టమ్స్ కు వర్తింపజేస్తే ఫోర్స్ రెస్పాన్స్ కూడా సరిగ్గా అదే ఫ్రీక్వెన్సీ యొక్క సైనూసోయిడల్ అవుతుంది మనం ఈ లీనియర్ సిస్టమ్ నుండి కొత్త ఫ్రీక్వెన్సీ ఉత్పత్తి చేయలేము మనం cos ωt వర్తింప చేశాము కాబట్టి cos ωt మాత్రమే పొందబోతున్నాము ఇది యాప్లిట్యూడ్ లో మార్పు ఉంటే మరియు అది ఫేస్ లో కూడా మార్పు ఉంటుంది కాబట్టి ఇది లీనియర్ సిస్టమ్ యొక్క చాలా ముఖ్యమైన భావన ఎందుకనగా ఇది విశ్లేషణ మరియు కొలత మరియు పరీక్ష రెండింటికీ ఉపయోగపడుతుంది